బ్రీఫ్ ఇంట్రడక్షన్ టు C ప్లస్ ప్లస్ అందరికీ నమస్కారం C ప్లస్ ప్లస్లో ఈ మాడ్యూల్కి స్వాగతం నేను ఇంతకుముందు వాగ్దానం చేసినట్టుగా మనము C ప్లస్ ప్లస్ కి త్వరిత పరిచయాన్ని చూస్తాము మరియు ఈ మెటీరియల్ని ఆ విధంగా పూర్తి చేయడం వలన మిగిలిన కోర్సులో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఇది మీకు తగినంత మెటీరియల్ని ఇస్తుంది నేను డిస్క్లైమర్ తో ప్రారంభిస్తాను ఈ మాడ్యూల్ C ప్లస్ ప్లస్పై పూర్తి వివరణ కాదు C ప్లస్ ప్లస్ అనేది ఒక విస్తారమైన సముద్రం మరియు ఈ తదుపరి 15 లేదా 20 నిమిషాలు C ప్లస్ ప్లస్కు తగిన న్యాయం చేయలేదు ఇది C ప్లస్ ప్లస్ యొక్క సమగ్ర వివరణ కాదు అలాగే ఈ 15 నిమిషాల మాడ్యూల్లో చాలా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలని ఆశించవద్దు C ప్లస్ ప్లస్ యొక్క వాక్యనిర్మాణాన్ని అభినందించడానికి తగినంత మెటీరియల్ మాత్రమే ఉంటుంది మరియు అది పూర్తి కాదు ప్రాథమిక పదార్థం స్ట్రౌస్ట్రప్ యొక్క స్లయిడ్ల ఆధారంగా చేయబడినది అతను ఈ కోర్సును C ప్లస్ ప్లస్పై బోధిస్తాడు మరియు వాస్తవానికి అతను C ప్లస్ ప్లస్ని కనుగొన్నాడు ఒక కోణంలో ఇది అతని ద్వారా వచ్చినది క్లాసెస్ మరియు ఆబ్జెక్ట్ ల భావనను చూద్దాం కాబట్టి మీరు మీ క్లాస్ లో కొంచెం సీనియర్లో ఉంటే రెండవ సంవత్సరం లేదా మూడవ సంవత్సరంలో కొంత సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ చేసి ఉండవచ్చు కాబట్టి క్లాసెస్ మరియు ఆబ్జెక్ట్ ల భావన మీకు బహుశా సుపరిచితమే కానీ నేను అలాంటిదేమీ ఊహించలేను క్లాసెస్ మరియు ఆబ్జెక్ట్ లు ఏమిటో మీకు తెలియదని నేను భావించబోతున్నాను Int x అనే ఈ ప్రాథమిక ప్రకటనతో ప్రారంభిద్దాం మనము Intని ఒక క్లాస్ గా భావించవచ్చు కాబట్టి ఇది ప్రాథమిక డేటా రకం మరియు మీరు ఏదైనా పూర్ణాంకం లేదా పూర్ణాంకం అని చెప్పిన క్షణం దానిపై మీరు చేయగల కొన్ని కార్యకలాపాలు ఉన్నాయి మరియు పూర్ణాంకాల యొక్క నిర్దిష్ట లక్షణాలు ఉన్నాయి ఉదాహరణకు పూర్ణాంకాలు 1 2 3 0 1 2 3 వంటి విలువలను మాత్రమే కలిగి ఉంటాయి మీరు చెల్లుబాటు అయ్యే విలువ 1 6ని కలిగి ఉండకూడదు Int గురించి ఈ లక్షణాలలో కొన్ని మనకు తెలుసు మీకు క్లాస్ అని పిలవబడే ఏదైనా ఉన్నప్పుడు కొన్ని రకాలు ఉన్నాయని మీకు తెలుసు క్లాస్ కి నిర్దిష్ట లక్షణాలు ఉన్నాయి మరియు డేటా రకంపై మీరు చేయగలిగే కొన్ని కార్యకలాపాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ప్రాథమిక డేటా రకాల కోసం మీరు తీసుకోగల ప్రాథమిక విలువలు ఇవి అని భాష మీకు చెబుతుంది మరియు ఇవి మీరు చేయగల చెల్లుబాటు అయ్యే కార్యకలాపాలు అది మన క్లాస్ యొక్క భావన ఇక్కడ మీరు xని చూస్తే x నిజానికి ఒక ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ అంటే అర్థం ఏమిటంటే నేను పూర్ణాంకం చెప్పినప్పుడు అది వియుక్తమైనది కాదు నేను Int అని చెప్పినప్పుడు నేను పూర్ణాంకాలు కలిగి ఉన్న లక్షణాలను మరియు కార్యకలాపాలను మాత్రమే వివరిస్తున్నాను నేను int x అని చెప్పినప్పుడు మాత్రమే మనము దానికి కేటాయించిన ప్రదేశాన్ని పొందుతాము మరియు ఈ ప్రదేశంలో మనము వివిధ కార్యకలాపాలను చేయవచ్చు ఆబ్జెక్ట్ యొక్క ఆపరేషన్లు xలో ఏమైనా ఏవైనా కార్యకలాపాలు అనుమతించబడతాయి అవి పూర్ణాంకాలపై అనుమతించబడిన ఆపరేషన్లు మాత్రమే x అనేది పూర్ణాంకం రకం యొక్క ఆబ్జెక్ట్ క్లాస్ పేరు Int మరియు ఆబ్జెక్ట్ పేరు x నేను ఒకే రకమైన మరిన్ని ఆబ్జెక్ట్ లను కలిగి ఉండగలను ఉదాహరణకు నేను Int y అని చెప్పినప్పుడు y అదే రకమైన పూర్ణాంకం యొక్క మరొక ఆబ్జెక్ట్ కాబట్టి కొన్ని స్థాయిలో మీరు రకాలను క్లాస్ లుగా భావించవచ్చు మరియు వాస్తవ వేరియబుల్స్ అనేవి ఆబ్జెక్ట్ లు ఇక్కడ y అనేది డేటా రకం పూర్ణాంకం యొక్క మరొక ఆబ్జెక్ట్ ప్రాథమిక డేటా రకాలకు ఇదంతా సరైనదే ప్రాథమిక డేటా రకాల కోసం మీకు నిజంగా క్లాసులు అవసరం లేదు మరియు ఆబ్జెక్ట్లకు ఈ వ్యత్యాసం నిజంగా అవసరం లేదు ఎందుకంటే భాష మీకు అన్నింటినీ అందిస్తుంది మీరు పూర్ణాంకాలపై చేసే ఆపరేషన్ల భావన కూడా ఇప్పటికే భాష ద్వారా అందించబడింది అయితే మీకు వినియోగదారు నిర్వచించిన డేటా రకాన్ని కలిగి ఉంటే అది ఉపయోగపడుతుంది మరియు దానిని నిర్వచించడం అవసరం ఏది అనుమతించబడుతుందో మరియు ఏది అనుమతించబడదు మరియు ఏ కార్యకలాపాలు చేయవచ్చో నిర్వచించబడినది క్లాస్ ల ప్రాథమిక ఆలోచనను చూద్దాం క్లాస్ అనేది వాస్తవానికి వినియోగదారు నిర్వచించిన డేటా రకం ఇది దాని రకానికి చెందిన ఆబ్జెక్ట్ లు ఎలా సృష్టించబడవచ్చు మరియు ఉపయోగించబడవచ్చు మీరు నిర్దిష్ట క్లాస్ కి చెందిన ఆబ్జెక్ట్ ను ఎలా సృష్టించాలి మరియు దానిని ఎలా ఉపయోగించాలో క్లాస్లో వివరించబడింది కాబట్టి ఇది నేరుగా ప్రోగ్రామ్లోని ఒక రకమైన భావనను సూచిస్తుంది మీరు ఎప్పుడైనా ఇది ఒక ఎంటిటీగా ఈ భావన ఇది ఒక క్లాస్ లేదా దాని ఆబ్జెక్ట్ అని ఆమోదయోగ్యమైనది ఇలాంటి విషయాలను చూద్దాం నాకు వెక్టార్ మ్యాట్రిక్స్ స్ట్రింగ్ మొదలైన వాటి భావన ఉంది ఇవి బహుశా క్లాస్ లు కావచ్చు అయితే నా విద్యార్థులందరి పేర్లు మరియు వారి మార్కులను నమోదు చేయడం వంటి వాటిని కలిగి ఉన్న మ్యాట్రిక్స్ నా దగ్గర ఉంది అప్పుడు అది ఒక నిర్దిష్ట ఆబ్జెక్ట్ నేను ఈ పూర్ణాంకాలన్నింటినీ కలిగి ఉన్న మ్యాట్రిక్స్ని కలిగి ఉండవచ్చు మరియు నేను పూర్ణాంకాల గుణకారం చేయాలనుకుంటున్నాను అది కూడా మాతృక కానీ ఇది పూర్ణాంకాల మాతృక కాబట్టి ఆబ్జెక్ట్ లు ప్రత్యేక క్లాస్ ని అందిస్తుంది ఇది భౌతిక అస్తిత్వం లేదా ఇది ఒక వియుక్త భావన మరియు C ప్లస్ ప్లస్ మీకు క్లాస్ లను నిర్వచించే ప్రాథమిక భావనను అందిస్తుంది మీరు ప్రాథమిక డేటా స్ట్రక్చర్ లేదా డేటా రకం ఏమిటో నిర్వచించవచ్చు మరియు మీరు నిర్దిష్ట డేటా రకానికి సంబంధించిన ఉదాహరణలను కూడా కలిగి ఉండవచ్చు క్లాస్ లు ఏదైనా పెద్ద స్థాయి ప్రోగ్రామ్ను రూపొందించడానికి ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్ను ఏర్పరుస్తాయి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మనకు X క్లాస్ తర్వాత ఎడమ మరియు కుడి పరాంతసిస్ మరియు సెమికోలన్ ఉన్నాయి మరియు మనము ఇందులో డేటా మెంబర్లు మరియు ఫంక్షన్ మెంబర్లను ఉంచబోతున్నాము డేటా మెంబర్లు సమాచారాన్ని నిల్వ చేయాలి మరియు ఫంక్షన్ మెంబర్లు డేటా మెంబర్లను ఎలా మార్చాలో మీకు చెప్పాలి ఇది మీరు స్ట్రక్చర్ ల కోసం ఎలా చేశారో పోలి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనము struct టైప్ X అని పిలవబడేవి మరియు పరాంతసిస్ లను అనుసరించాము మరియు మనము లోపల మెంబర్లను కలిగి ఉన్నాము ఒకే తేడా ఏమిటంటే మనకు ఇక్కడ డేటా మెంబర్లు మాత్రమే కాదు మనకు ఫంక్షన్ మెంబర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం క్లాస్ X మరియు క్లాస్ X అనేవి int mని కలిగి ఉంటాయి ఇది డేటా మెంబర్ మరియు int mf ఒక ఫంక్షన్ లేదా పద్ధతి దాని లోపల మనకు ప్రాథమిక డేటా రకం ఉంది మరియు దానిలో మనకు ఒక పద్ధతి ఉంది కాబట్టి అది ఒక క్లాస్ కాబట్టి X అనేది ఒక క్లాస్ మరియు ఇది వేరియబుల్ m లేదా మెంబర్ mని కలిగి ఉంటుంది మరియు దీనికి mf ఫంక్షన్ ఉంటుంది ఈ ఫంక్షన్ mf ఒక పూర్ణాంకం v తీసుకోవాలి మరియు అది v యొక్క విలువను తీసుకుంటుంది దానిని m లో ఉంచుతుంది అయితే ఫంక్షన్ ని కాల్ చేసే ముందు ఉన్న పాత విలువ తిరిగి ఇవ్వబడుతుంది అది ఫంక్షన్ మెంబర్ ఇది గెట్ మరియు సెట్ అని పిలువబడుతుంది మీరు నిల్వ చేయబడిన మునుపటి విలువను పొందుతున్నారు కానీ మీరు దానిని మీరు సరఫరా చేసే కొత్త విలువ v ని సెట్ చేస్తున్నారు v అనేది మీరు సరఫరా చేసే కొత్త విలువ మరియు m యొక్క పాత విలువను తిరిగి పొందవలసి ఉంటుంది అది క్లాస్ వివరణ అని చెప్పండి మరికొద్దిసేపట్లో ఈ పబ్లిక్ భావనకు చేరుకుంటాం ఈ క్లాస్ ని ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం మనకు X var ఉంది X అనేది డేటా రకం అని గుర్తుంచుకోండి కాబట్టి స్ట్రక్చర్ కోసం మనము చేసిన క్లాస్ X varకి బదులుగా మనకు ఎక్కడ స్ట్రక్చర్ లు ఉన్నాయో మనము స్ట్రక్ట్ X అని చెప్పాము క్లాస్ లకు మీరు C ప్లస్ ప్లస్లో ఇలా చేయవలసిన అవసరం లేదు X var కాబట్టి var అనేది X రకం లేదా X క్లాస్ కి చెందిన ఆబ్జెక్ట్ ఇప్పుడు మీరు దానిలోని మెంబర్ mని యాక్సెస్ చేయాలనుకుంటే మనం var డాట్ m అని చెప్పవచ్చు ఇది కేవలం స్ట్రక్చర్ వంటిది ఇది మనం ఇంతకు ముందు చూసాము సరియైనది Var డాట్ m 7 డేటా మెంబర్ని 7కి మారుస్తుంది ఆసక్తికరంగా మీరు ఇలాంటివి చేయవచ్చు mf చేయవచ్చు ఇది ఏమి చేస్తుంది అంటే ఇది 9 విలువను తీసుకొని ఈ క్లాస్ కి సరఫరా చేస్తుంది మీరు కలిగి ఉన్న మునుపటి విలువ 7 అయితే మీరు ఈ చిన్న కేస్ xని విలువ 7గా పొందుతారు కానీ మీరు దానిని 9కి సెట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మీరు వెళ్లి ఈ లైన్ తర్వాత var డాట్ m అని ప్రింట్ చేస్తే ఇందులో విలువ 9 ఉంటుంది ప్రాథమికంగా ఈ క్లాస్ గురించి మంచి విషయం ఏమిటంటే డాట్ mతో మెంబర్లు యాక్సెస్ చేయబడతాయి మెథడ్ లు కూడా డాట్తో యాక్సెస్ చేయబడతాయి కాబట్టి మెథడ్ లు మరియు డేటా మెంబర్లు రెండూ డాట్ ఆపరేటర్ని ఉపయోగించి యాక్సెస్ చేయబడతాయి కాబట్టి ఇప్పుడు వెళ్లి పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ అనే ఈ భావన ఏమిటో చూద్దాం కాబట్టి మీరు మళ్లీ C ప్లస్ ప్లస్ చదివినట్లైతే మీకు ఇది ఇప్పటికే తెలిసి ఉండవచ్చు కానీ C ప్లస్ ప్లస్లో మీరు పబ్లిక్ లేదా ప్రైవేట్ అనే రెండు రకాల మెంబర్లు మరియు ఫంక్షన్లను కలిగి ఉండవచ్చు కాబట్టి ఇది పబ్లిక్ అయితే ఈ మెంబర్లను బయట ఉన్న ఎవరైనా యాక్సెస్ చేయవచ్చు అయితే ఇది ప్రైవేట్ అయితే మెంబర్ ప్రైవేట్గా ఉంటే క్లాస్ లు మరియు మెథడ్ లు మాత్రమే దానిని యాక్సెస్ చేయగలవు ఒక ఫంక్షన్ ప్రైవేట్ అయితే మాత్రమే ఈ ఫంక్షన్ను బయటి నుండి పిలవలేరు కాబట్టి ప్రైవేట్ మెంబర్లు బయటి ప్రపంచం నుండి అమలు వివరాలు దాచబడి ఉంటాయి మరియు పబ్లిక్ మెథడ్ లు మరియు మెంబర్లు బాహ్య ప్రపంచం నుండి నేరుగా యాక్సెస్ చేయగలరు మరికొద్ది సేపట్లో నిర్దిష్టమైన ఉదాహరణలు చూద్దాం స్ట్రక్ట్ మరియు క్లాస్ మధ్య తేడా ఏమిటి X క్లాస్ ని చూద్దాం నేను int mf పెట్టాను అని చెప్పండి డిఫాల్ట్గా ఒక క్లాస్ లో మెంబర్లన్నీ ప్రైవేట్గా ఉంటాయి నేను ఈ క్లాస్ X int mf లాంటిది చేశానంటే mf అనేది మీరు బయటి నుండి కాల్ చేయలేని మెథడ్ అని అర్థం కాబట్టి నేను క్లాస్ X చేశానని అనుకుందాం ఆబ్జెక్ట్ x మరియు y అనేది x డాట్ mf mf ఒక ప్రైవేట్ మెథడ్ కాబట్టి ఇది చెల్లదు ఇది బాహ్య ప్రపంచం నుండి కాల్ చేయబడదు అయితే ఇది ఒక స్ట్రక్చర్ అయినట్లయితే struct X int m డిఫాల్ట్గా అంటే ఇది వాస్తవానికి మన క్లాస్ xకి సమానం m పబ్లిక్ వేరియబుల్ మరియు స్ట్రక్లు ప్రాథమికంగా డేటా స్ట్రక్చర్ల కోసం ఉపయోగించబడతాయి మెంబర్లు ఏదైనా విలువను తీసుకోవచ్చు అయితే మీరు ప్రోగ్రామర్ నుండి ఏదైనా దాచాలనుకున్నప్పుడు మీరు క్లాస్ లను ఉపయోగిస్తారు కాబట్టి ప్రోగ్రామర్ ఇన్సర్ట్ డిలీట్ మరియు ఇతర వంటి క్లీన్ ఇంటర్ఫేస్లను పొందాలి మరియు అంతర్గతంగా ఏదైనా తారుమారు జరిగినా ప్రోగ్రామర్కు బహిర్గతం చేయవలసిన అవసరం లేదు కాబట్టి దీన్ని కొంచెం వివరంగా వివరించే చిన్న ఉదాహరణ చూద్దాం నా వద్ద సంవత్సరం నెల మరియు రోజు ఉన్న తేదీ అనే స్ట్రక్టు ఉంది డేట్ మై బర్తడేని కలిగి ఉన్నాను కాబట్టి ఇది బర్తడే ను ట్రాక్ చేస్తుందని చెప్పండి మీరు ఇలా చేస్తే ఇలాంటివి రాయకుండా మిమ్మల్ని అడ్డుకునేది ఏమీ లేదు మై బర్తడే డాట్ y 12 మై బర్తడే డాట్ m 30 మై బర్తడే డాట్ d 1950 కాబట్టి మీరు కుడి వైపున చూస్తే అవన్నీ పూర్ణాంకాలు మరియు ఎడమ వైపు డేటా రకాలు అన్నీ పూర్ణాంకాలు కాబట్టి మీరు yని 12కి m ను 30కి మరియు dని 1950కి సెట్ చేస్తున్నారు దానికి మూడు వేర్వేరు పూర్ణాంకాలు ఉపయోగించినందున మూడు వేర్వేరు విలువలను కేటాయించండి అవి అన్నీ సరే కానీ సమస్య ఉంది దీన్ని డేట్ గా చూసుకుని వెళ్లి డీల్ చేస్తే చిన్న సమస్య ఉంది మీరు సంవత్సరం 12ని చూస్తున్నారు బహుశా దాని 12 AD కానీ నెల 30 మరియు రోజు 1950 ఇది ఎటువంటి అర్థాన్ని ఇవ్వదు కాబట్టి బహుశా అది పొరపాటు కావచ్చు అది 1950 సంవత్సరం అయి ఉండాలి మరియు రోజు 30 అయి ఉండాలి మరియు బహుశా నెల 12 అయి ఉండాలి ఇక్కడ మనం 30 డిసెంబర్ 1950 గురించి మాట్లాడుతున్నాం బహుశా ఇది పొరపాటు కావచ్చు కానీ మీకుస్ట్రక్చర్ ఉంటే బయటి నుండి పొరపాటున మీరు ఇలా చేస్తే మీరు దీన్ని చేయకుండా నిరోధించేది ఏమీ లేదు అయితే ఇది ఒక క్లాస్ అయితే నేను కొంచెం చెక్ చేసి చెల్లని విలువలను తీసుకోకుండా రక్షించగలను కొన్ని ఇతర అదనపు విషయాలను చూద్దాం నా దగ్గర Y M మరియు D మూడు పూర్ణాంకాలుగా పాస్ చేయబడ్డాయి మరియు తేదీ డేటా రకానికి పాయింటర్ అయిన ఈ DDని నేను సెటప్ చేయాలనుకుంటున్నాను నేను ddలు y m మరియు dలు y m మరియు d విలువలుగా ఉండాలని కోరుకుంటున్నాను బహుశా నాకు ఇలాంటి ఫంక్షన్ కావాలి ఈ స్ట్రక్చర్ యొక్క మెంబర్లను నిర్దిష్ట విలువలకు ప్రారంభించండి లేదా నేను టైప్ కి నిర్దిష్ట సంఖ్యలో రోజులను జోడించాలనుకోవచ్చు ప్రస్తుత తేదీ డిసెంబర్ 30 1950 అని చెప్పండి మరియు నేను దానికి 2 రోజులు జోడించి జనవరి 1 1951కి మార్చాలనుకుంటున్నాను నేను అలా చేయాలనుకుంటున్నాను నేను చేయగలగాలి కొన్ని రోజులను జోడించి డిసెంబరు 30 నుండి 2 రోజులు అంటే డిసెంబర్ 32 కాదని నేను గుర్తించడమే కాకుండా ఒక మెకానిజం కలిగి ఉన్నాను వాస్తవానికి ఇది డిసెంబర్లో కాదు జనవరిలో మరియు ఈ సంవత్సరం జనవరిలో కూడా కాదు ఇది వాస్తవానికి వచ్చే సంవత్సరానికి వెళుతుంది కాబట్టి నేను డిసెంబర్ 30 1950కి 2 రోజులను జోడిస్తే అంతర్గతంగా ఇది జనవరి 1 1951కి స్వయంచాలకంగా మారాలని నేను కోరుకుంటున్నాను నిజానికి లీప్ ఇయర్ వంటి కేసులను నేను సముచితంగా నిర్వహించాలనుకోవచ్చు ఈ వివరాలన్నీ నేను ప్రోగ్రామర్కు బహిర్గతం చేయకూడదనుకుంటున్నాను ఇది చాలా గజిబిజిగా మారుతుంది ప్రోగ్రామర్కి నేను ఇంటర్ఫేస్గా యాడ్ డే మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను స్ట్రక్చర్ లతో ఇది సులభంగా చేయదగినది కాదు ఎందుకంటే మీరు ఈ పద్ధతుల ద్వారా వెళ్లకుండా ఎల్లప్పుడూ వచ్చి ఈ విలువలను మార్చవచ్చు మీరు టపుల్ d m y చెల్లుబాటు కాదని గ్రహించకుండా నేరుగా ఇంక్రిమెంట్ dని మెరుగుపరచవచ్చు మీరు అలా చేయవచ్చు కానీ మీరు ఎల్లప్పుడూ ఒక ఫంక్షన్గా యాడ్ డే ద్వారా వెళ్లవలసి వస్తే యాడ్ డేని మరింత స్పష్టంగా అమలు చేయవచ్చు మరియు అన్ని లోపాలను తనిఖీ చేయవచ్చు మరియు ఫంక్షన్ని అమలు చేయవచ్చు ఇది ఎల్లప్పుడూ సరైనది కాబట్టి దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం నా దగ్గర int y m d ఉన్నాయి నాకు ఎల్లప్పుడూ తేదీలకు కొంత చెల్లుబాటు అయ్యే విలువ కావాలి నాకు కన్స్ట్రక్టర్ అని పిలవబడేది కావాలి కాబట్టి తేదీ అని పిలువబడే ఈ ఆబ్జెక్ట్ ఎప్పుడైనా సృష్టించబడాలంటే దానికి చెల్లుబాటు అయ్యే విలువలను అందించాలి లేకుంటే అది తప్పు అవుతుంది నేను యాడ్ డేని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇది struct తేదీతో ఇచ్చినప్పటికీ ఇది చెల్లుబాటు అయ్యే వాక్యనిర్మాణం కాదు కాబట్టి మనము ఇక్కడ క్లాస్ తేదీని కోరుకుంటున్నాము మరియు క్లాస్ తేదీకి y m మరియు d అనే ముగ్గురు మెంబర్లు ఉంటారు మరియు ఇది రెండు మెథడ్ ను కలిగి ఉంటుంది ఇది మూడు ప్రారంభ విలువలను మరియు యాడ్ డే లను తీసుకుంటుంది ఇది ప్రస్తుత తేదీకి రోజుల సంఖ్యను జోడిస్తుంది మీరు దీన్ని చేసిన క్షణం మీరు తేదీ మై బర్తడే చేస్తే ఇది తప్పు అవుతుంది ఎందుకంటే ఇది ప్రారంభించబడలేదు మీరు తేదీ మై బర్తడే 12 30 1950 చేస్తే సంవత్సరం 12 నెల 30 మరియు రోజు 1950 యాడ్ డే ని ఇలా వ్రాయవచ్చు ఇది లోపంగా గుర్తించబడుతుంది మరియు ఇది సూచించబడుతుంది అయితే మీరు తేదీ my day 1950 12 30 చేస్తే ఇది చెల్లుబాటు అయ్యే రోజుగా గుర్తించబడుతుంది మరియు తర్వాత నేను my birthday add day ఇస్తే పుట్టినరోజు 30 డిసెంబర్ 1950 నుండి జనవరి 1 1951కి మారుతుంది ఇది పరిపూర్ణంగా ఉంది అయినప్పటికీ నేను my birthday m 14 చేస్తే మీరు మెంబర్ mని నేరుగా యాక్సెస్ చేస్తున్నందున ఇది చెల్లదు మరియు ఇది సరైనది కాదు కాబట్టి మీరు క్లాస్ లు చేస్తే దానికి మార్గం ఏమిటంటే మీకు y m మరియు dలు ప్రైవేట్గా ఉంటాయి మరియు మీకు అన్ని మెథడ్లు పబ్లిక్గా ఉంటాయి కాబట్టి తేదీ పబ్లిక్ యాడ్ డే వాస్తవానికి y m మరియు d యొక్క కంటెంట్లను మారుస్తుంది మరియు మనకు నెల రోజు మరియు సంవత్సరం అనే మూడు మెథడ్లు ఉన్నాయి మరియు ఈ మూడు మెథడ్లు వాస్తవానికి ప్రస్తుత నెల ప్రస్తుత రోజు మరియు ప్రస్తుత సంవత్సరాన్ని తిరిగి ఇస్తాయి కాబట్టి ఈ మూడు మెథడ్లు మీకు డేటాను చదవడానికి మాత్రమే యాక్సెస్ను అందిస్తాయి తేదీ వ్రాయడానికి యాక్సెస్ ఇవ్వాలి మీరు y m మరియు d యొక్క కంటెంట్లను మార్చవచ్చు మరియు add day y m మరియు d యొక్క కంటెంట్లను కూడా మార్చవచ్చు కాబట్టి Date my birthday 1950 12 30 y m మరియు dలను ఈ మూడు విలువలుగా మారుస్తాయి మరియు నేను printf d మై బర్తడే డాట్ మంత్ మరియు మై బర్తడే డాట్ మంత్ ఒక మెథడ్ మనం వెళ్లి ఆ మెథడ్ని పరిశీలిస్తే అది mని తిరిగి ఇస్తుంది మరియు m విలువ ఎంత 12 ఉండాలి కాబట్టి ఇక్కడ 12 ప్రింట్ అవుతుంది అయితే నేనుmy birthday డాట్ m 14 అవుతుంది మీరు కంపైల్ చేసినప్పుడు కూడా కంపైలర్ దానిని క్యాచ్ చేస్తుంది కంపైలర్ దానిని క్యాచ్ చేస్తుంది మరియు m అనేది ప్రైవేట్ అట్రిబ్యూట్ అని చెబుతుంది దీన్ని నేరుగా తారుమారు చేయడం సాధ్యం కాదు కాబట్టి మీరు mని మార్చాలనుకుంటే మీరు వెళ్లి కొత్త వేరియబుల్ని సృష్టించి దాని ద్వారా యాక్సెస్ చేయవచ్చు లేదా మీరు దానికి రోజులను మాత్రమే జోడించవచ్చు మీరు దీన్ని నేరుగా మార్చలేరు కాబట్టి చెల్లుబాటు అయ్యే తేదీ అనే భావన చాలా ముఖ్యమైన ప్రత్యేక సందర్భం మరియు మీరు దీన్ని చేయాలనుకుంటున్నారు మరియు మీరు డేటా రకాన్ని ప్రయత్నించి డిజైన్ చేయాలనుకుంటున్నారు అంతర్లీన డేటా చెల్లుబాటు అవుతుందని ఎల్లప్పుడూ కొంత హామీ ఉంటుంది కాబట్టి ఉదాహరణకు నేను మొదటి క్వాడ్రంట్లోని పాయింట్ను సూచించే క్లాస్ ని డిజైన్ చేయాలనుకుంటున్నాను మొదటి క్వాడ్రంట్ అనేది 0 0 లేదా ఎలిమెంట్ కాబట్టి మొదటి క్వాడ్రంట్ అనేది 0 0తో సహా ఏదైనా మరియు నేను కుడి వైపుకు లేదా నేను పైకి కదిలితే అది సమతలంలో మొదటి క్వాడ్రంట్ అవుతుంది ఏ సమయంలోనైనా ఈ పాయింట్ మొదటి క్వాడ్రంట్ నుండి బయటకు రాకుండా చూసుకోవాలనుకుంటున్నాను నేను మానిప్యులేషన్లను చేయకూడదనుకుంటున్నాను లేదా మొదటి క్వాడ్రంట్ నుండి అవకతవకలను అనుమతించడం నాకు ఇష్టం లేదు నేను అలాంటివి చేయాలనుకుంటే నేను ఆపరేషన్లు చేస్తాను మరియు డేటా ఇప్పటికీ మొదటి క్వాడ్రంట్లో ఉందో లేదో ఎల్లప్పుడూ తనిఖీ చేస్తాను మరియు ఇలాంటి వాటి కోసం మొదటి క్వాడ్రంట్ నుండి బయటపడితే ఎర్రర్ను నివేదిస్తాను కాబట్టి చెల్లుబాటును తనిఖీ చేయడానికి దీన్ని చేయడం ఎల్లప్పుడూ ఉపయోగకరంగా ఉంటుంది క్లాస్ లను నిర్వచించడానికి మరియు క్లాస్ లు కూడా వెళ్లి చెల్లుబాటు కోసం తనిఖీ చేయవచ్చు కాబట్టి ఈ మొత్తం విషయం ఎలా ఉంటుందో చూద్దాం కాబట్టి నేను డేట్ అనే ఈ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాను ఈ తేదీకి ప్రత్యేక ఫంక్షన్ ఉంది ఇది క్లాస్ పేరు వలె అదే పేరును కలిగి ఉంటుంది మీరు ఆ నీలం మరియు ఎరుపు రంగును చూడవచ్చు వాటికి ఒకే పేరు ఉంది కన్స్ట్రక్టర్లు ఎల్లప్పుడూ క్లాస్ వలె అదే పేరును తీసుకుంటాయి ఈ సందర్భంలో కన్స్ట్రక్టర్ అనేది మూడు పూర్ణాంకాల yy mm మరియు ddని తీసుకునే మెథడ్ మరియు అది ఏమి చేస్తుంది అంటే ఇది మీ స్థానిక వేరియబుల్ yని yyకి కేటాయిస్తుంది మరియు స్థానిక వేరియబుల్ mకి mm విలువ కేటాయించబడుతుంది మరియు స్థానిక వేరియబుల్ d విలువ dd కి కేటాయించబడుతుంది కాబట్టి మీరు తేదీ టైప్లో ఆబ్జెక్ట్ను సృష్టించి మీరు తేదీ 12 30 1950 అని పెట్టినట్లయితే అంతర్గతంగా మీరు కన్స్ట్రక్టర్లో కోడ్ని వ్రాయవచ్చు అది వెళ్లి దాన్ని తనిఖీ చేసి అది చెల్లుబాటు కాదని చెబుతుంది అయినప్పటికీ ఇది చెల్లుబాటు అయ్యేది అయితే అది దాన్ని ప్రారంభిస్తుంది మరియు కోడ్ లోపల మీరు చేసే ఈ తనిఖీ దానిని అలాగే ఉంచవచ్చు కాబట్టి నేను నిర్వచించడం ముగించినట్లయితే నేను Int డేట్ కోలన్ కోలన్ సీజన్ అనే ఫంక్షన్ని డిజైన్ చేస్తాను ఇది శీతాకాలం వసంతం వేసవి మరియు శరదృతువు అనేదానిపై ఆధారపడి 0 1 2 లేదా 3ని తిరిగి ఇవ్వాలి మీరు Int తేదీ కోలన్ కోలన్ సీజన్ చేస్తే మనము ఏమి చేయాలనుకుంటున్నాము అంటే మీరు సీజన్ అనే ఫంక్షన్ని చూస్తున్నారని అర్థం ఇది ఈ క్లాస్ లోపల తేదీ అని పిలువబడే మెథడ్ అయితే తేదీ అనే క్లాస్ కి సీజన్ అనే మెథడ్ లేదు కంపైలర్ దానిని పట్టుకుని దాని లోపం అని మీకు తెలియజేస్తుంది పబ్లిక్ మరియు ప్రైవేట్ అనే ఈ భావన చేయడానికి ఇది ఉపయోగకరమైన వ్యత్యాసం మనము అన్నింటినీ డిఫాల్ట్గా పబ్లిక్ చేయము ఎందుకంటే విషయాలను ప్రైవేట్గా ఉంచడం ద్వారా మనము చాలా స్పష్టమైన ఇంటర్ఫేస్ను అందించగలము మరియు మార్పులేనివిగా భావించే వాటిని కూడా నిర్వహించగలము లోపల ఉన్న డేటా యొక్క చెల్లుబాటు ఏమిటి మనము మార్పులేని విధంగా నిర్వహించవచ్చు ఇది ప్రోగ్రామ్లను డీబగ్గింగ్ చేయడంలో కూడా సహాయపడుతుంది ఎందుకంటే మీరు ఏదైనా మానిప్యులేట్ చేసినట్లయితే మరియు ఏదైనా తప్పు జరిగితే వేరియబుల్స్ను మార్చగలిగే ఫంక్షన్ల ద్వారా మాత్రమే అది జరిగి ఉండవచ్చు ఇది బయట ఉన్న మరేదైనా జరగలేదు మీరు వెళ్లి సాధారణ అనుమానితులను తప్పనిసరిగా చుట్టుముట్టవచ్చు మరియు అవకతవకలు జరిగితే అది ఈ మెథడ్ల ద్వారా మాత్రమే జరిగిందని మరియు ఈ మెథడ్లో ఏదో తప్పు ఉందని చెప్పవచ్చు మీరు కూడా చూస్తారు ఇది అంతర్గత ప్రాతినిధ్యాన్ని మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది క్లాస్ యొక్క భావన మీరు అంతర్గత ప్రాతినిధ్యాన్ని మార్చడానికి అనుమతిస్తుంది ఇది మీరు చాలా వివరంగా చూసే విషయం లిస్ట్ అంతర్గతంగా లింక్ లిస్ట్ ను ఉపయోగించవచ్చు లేదా అంతర్గతంగా అర్రేని ఉపయోగించవచ్చు లిస్ట్ యొక్క భావన కేవలం ఎలిమెంట్ల అర్రే నేను అంతర్గతంగా అర్రేని ఉపయోగించగలిగాను లేదా నేను అంతర్గతంగా లింక్ లిస్ట్ ను ఉపయోగించగలను ఈ రకమైన అమలు వివరాలు కేవలం లిస్ట్ ను ఉపయోగించాలనుకునే వారి నుండి దాచబడతాయి మరియు మీరు క్లాస్ లను ఉపయోగిస్తే ఇది సాధ్యమవుతుంది మనం చాలాసార్లు వెళ్లి మంచి ఇంటర్ఫేస్ని చూస్తాము ఇంటర్ఫేస్ తక్కువగా ఉండే విధంగా మనము క్లాస్ లను నిర్వచించాము ఇది సాధ్యమైనంత చిన్నదిగా ఉండాలి అదే సమయంలో అది పూర్తిగా ఉండాలి ఇది చిన్నదిగా ఉండాలి అన్ని ప్రాథమిక పనులను చేయడానికి తగినంత చిన్నదిగా ఉండాలి కానీ దాని కంటే చిన్నది కాదు ఇది చాలా చిన్నది మరియు సొగసైనది అయి ఉండాలి మీరు ఆర్గ్యుమెంట్ లను వేరొక పద్ధతిలో పాస్ చేయకూడదనుకుంటున్నారు మరియు అది టైప్ పరంగా సురక్షితంగా ఉండేలా చూసుకోండి లింక్ లిస్ట్ ను C ప్లస్ ప్లస్ పరంగా ఎలా నిర్వచించాలో చూద్దాం ఇది నేను ఇంతకు ముందు వాగ్దానం చేసాను లింక్డ్ లిస్ట్ ను సి ప్లస్ ప్లస్ పరంగా నిర్వచించడానికి మీరు ఇలాంటివి చేస్తారు మనము నోడ్ అనే క్లాస్ ని నిర్వచించాము ఇది స్ట్రక్చర్ కి చాలా పోలి ఉంటుంది మనము స్ట్రక్ట్ నోడ్ డేటాను కలిగి ఉన్నాము మరియు తదుపరిది ఇక్కడ మనకు క్లాస్ నోడ్ ఉంది ఇక్కడ ప్రైవేట్ మెంబర్లు డేటా మరియు తదుపరిది మనము పబ్లిక్ మెథడ్ లను కూడా అందిస్తాము పబ్లిక్ మెథడ్లను చూద్దాం మీ వద్ద SetData మరియు SetNext ఉన్నాయి ఇవి డేటాను మరియు నెక్స్ట్ ని మార్చడానికి వీలు కల్పిస్తాయి మరియు మనము డేటాను కలిగి ఉన్నాము మరియు నెక్స్ట్ ని పొందగలము ఈ రెండు మెథడ్ లు మీకు పొందేలా చేస్తాయి మరియు ఈ రెండు మెథడ్ లు మీకు నోడ్కి యాక్సెస్ను ఇస్తాయి మీరు ఈ రెండింటితో మార్చడానికి అనుమతించబడ్డారు మరియు ఈ రెండింటిని ఉపయోగించి చదవడానికి మీకు అనుమతి ఉంది మరియు క్లాస్ నోడ్ కోసం కన్స్ట్రక్టర్ అయిన నోడ్ అనే మరొక పద్ధతి ఉంది ఇదేమీ చేయడం లేదు ఇది దేనినీ మార్చదు ఇది ఏదీ ఏర్పాటు చేయడం లేదు ఇది ప్రాథమిక క్లాస్ మరియు మనము ఈ క్లాస్ ని లింక్ లిస్ట్ లో ఉపయోగించబోతున్నాము లింక్ లిస్ట్ లో ఏమి ఉంది లింక్ లిస్ట్ లో మొదటి నోడ్ అని పిలువబడే నోడ్ ఉంది లింక్ లిస్ట్ మొదటి నోడ్ను కలిగి ఉంది మరియు ఇది ప్రింట్ అపెండ్ డిలీట్ మరియు మొదలైన వివిధ కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది మరియు దీనికి లిస్ట్ అనే కన్స్ట్రక్టర్ ఉంది నాకు మొదట్లో ఖాళీ లిస్ట్ కావాలంటే దాని నుండి సూచించిన చెల్లుబాటు అయ్యే నోడ్ లేదని నిర్ధారించుకోవడం మాత్రమే ఫస్ట్ నల్ కి సమానం ఇప్పుడు లింక్డ్ లిస్ట్ యొక్క భావన చాలా స్పష్టంగా మారుతుందని మీరు చూడవచ్చు మీరు లిస్ట్ లో ఏదైనా తారుమారు చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఈ ఫంక్షన్ల ద్వారా వెళ్ళాలి అపెండ్ డిలీట్ మరియు ప్రింట్ డిఫాల్ట్గా మొదటిది ప్రైవేట్ కాబట్టి మీరు నేరుగా వెళ్లి యాక్సెస్ చేయలేరు ఫస్ట్ అనేది ప్రైవేట్ కనుక నేరుగా దానిని యాక్సెస్ చేయలేరు మీరు ప్రింట్ అపెండ్ మరియు డిలీట్ అనే ఇంటర్ఫేస్ ఫంక్షన్ల ద్వారా మాత్రమే వెళ్ళవచ్చు ప్రింట్ పద్ధతి ఎలా ఉంటుందో చూద్దాం ప్రింట్ అమలు ఇలా ఉంటుంది నోడ్ స్టార్ టెంప్ ఫస్ట్ కి సమానం టెంప్ నల్ కి సమానం గా ఉంటే అది ఖాళీ లిస్ట్ అని అర్థం మీరు స్క్రీన్పై ఎంప్టీ అని ముద్రించాలనుకోవచ్చు టెంప్ అయితే లిస్ట్ లో ఒక నోడ్ మాత్రమే ఉంటే మొదటి నోడ్ తదుపరిది శూన్యంగా ఉంటుంది మనము దీన్ని తదుపరి ఫీల్డ్ని ఉపయోగించడం లేదు కానీ మనము నెక్స్ట్ టెంప్ యొక్క తదుపరి మెథడ్ ని పిలుస్తాము అది శూన్యాన్ని తిరిగి ఇస్తే టెంప్ డేటాలో ఉన్న అక్షరాన్ని ప్రింట్ చేసి ఆపై బాణం శూన్యతను ముద్రించండి లేకపోతే మనము ఒక సమయంలో ఒక అక్షరాన్ని ప్రింట్ చేసే సమయంలో do while లూప్ని అమలు చేస్తాము మరియు మనం చేసే విధానం ఏమిటంటే మనము డేటా ఎలిమెంట్ ని లేదా నోడ్ల తదుపరి పాయింటర్ను నేరుగా యాక్సెస్ చేయము మనము మెథడ్ టెంప్ డేటా మరియు టెంప్ ని కాల్ చేస్తాము మరియు మనము లిస్ట్ చివర వచ్చే వరకు దీన్ని చేస్తూనే ఉంటాము ఈ ప్రాథమిక లూప్ నోడ్ల నుండి ఒకేసారి ఒక ఎలిమెంట్ ను చదవడం మరియు కేవలం సున్నా ఎలిమెంట్ లేదా ఒక ఎలిమెంట్ లేదా ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్ ఉందా అనే దాని ఆధారంగా వాటిని ప్రింట్ చేయడంలో జాగ్రత్త తీసుకుంటుంది ఇది స్పష్టం గా ఉంది ఎందుకంటే ప్రింట్ని కాల్ చేసి అది ఖాళీ లిస్ట్ లేదా అది ఒక ఎలిమెంట్ లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉందా అని చింతించాల్సిన అవసరం లేదు ప్రింట్ స్వయంగా అమలును చూసుకుంటుంది వివరాలు వినియోగదారు నుండి దాచబడ్డాయి వినియోగదారు దానిని ప్రింట్ అని చెప్పవచ్చు మరియు అది పూర్తి చేస్తుంది లిస్ట్ కు సంబంధించి అప్పెండ్ ని చూద్దాం లిస్ట్ లోకి అప్పెండ్ చేయడం కోసం మనము లిస్ట్ చివరకి ఒక ఎలిమెంట్ ను జోడించడానికి ప్రయత్నిస్తున్నాము మనము కొత్త నోడ్ను సృష్టిస్తాము దాని డేటాను పాస్ చేసిన డేటాకు సెట్ చేస్తాము అపెండ్ ఒక డేటాను తీసుకోవాలి మరియు అది డేటాను చివరిగా సెట్ చేస్తుంది మరియు తదుపరి పాయింటర్ను నల్ గా సెట్ చేస్తుంది మీరు నోడ్ రకం యొక్క కొత్త ఆబ్జెక్ట్ను సృష్టించండి మరియు మీరు ఇక్కడ తాత్కాలిక వేరియబుల్తో ప్రారంభించండి అది ఫస్ట్ ను సూచిస్తుంది లిస్ట్ ఖాళీగా ఉంటే మీరు ఫస్ట్ కొత్త నోడ్కి సమానం చేయండి ఎందుకంటే వేరే ఏమీ లేదు మీరు కొత్త నోడ్ని సృష్టించారు మరియు మొదటి పాయింటర్ దానిని సూచిస్తుంది అయినప్పటికీ ఇది ఖాళీ లిస్ట్ కానట్లయితే మనము దానిని చొప్పించే సమయంలో లిస్ట్ చివరను చేరుకునేంత వరకు పాయింటర్ను కదిలిస్తూనే ఉంటాము ఈ రకమైన సెటప్లో మనం లిస్ట్ ను దాటుతాము మరియు బయటి ప్రపంచం నుండి పూర్తిగా దాచబడుతుంది ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో చూపడం ద్వారా బయటి ప్రపంచం నుండి దాచడం అంటే ఏమిటో వివరిస్తాను నేను ఈ క్లాస్ ల భావన మొత్తాన్ని స్పష్టంగా చూపించే చిన్న ప్రోగ్రామ్ను వ్రాయనివ్వండి నేను కొత్త లింక్డ్ లిస్ట్ ను సృష్టించాలనుకుంటున్నాను మరియు నేను a b c మరియు d ఎలిమెంట్లను జోడించాలనుకుంటున్నాను మరియు తరువాత కాలంలో నేను లిస్ట్ లోని b ఎలిమెంట్ ను కూడా తొలగించాలనుకుంటున్నాను ఇక్కడ నేను లిస్ట్ అని పిలువబడే ఒక వేరియబుల్ లేదా డేటా రకం లిస్ట్ యొక్క ఆబ్జెక్ట్ లిస్ట్ ను ప్రకటించాను మరియు ఈ అప్పెండ్ a b c మరియు d ఈ అక్షరాలను a b మరియు c మరియు d లిస్ట్ కు జోడించబోతోంది సింటాక్స్ ఎలా ఉందో చూద్దాం లిస్ట్ ఒక ఆబ్జెక్ట్ నేను ఆబ్జెక్ట్ డాట్ అపెండ్ అని చెప్పినప్పుడు ఈ ఆబ్జెక్ట్ డేటా రకం లిస్ట్ కు చెందినది అపెండ్ పేరుతో ఒక మెథడ్ ఉందో లేదో కనుక్కోబోతోంది మరియు అది ఏమి తీసుకుంటుంది అపెండ్ ఆ డేటా టైప్ క్యారెక్టర్ని తీసుకుంటుంది మనము ఒక అక్షరాన్ని పాస్ చేస్తున్నాము మరియు లిస్ట్ డాట్ అపెండ్ లిస్ట్ కు aని జోడిస్తుంది ఈ సమయంలో ఈ లిస్ట్ ఖాళీగా ఉంది దాని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు Append అని చెప్పాము మరియు మొదటిసారి Append కాల్ చేయబడినది ఇక్కడ మీరు ఒక నోడ్ని సృష్టిస్తారు ఇది నిజం కాదు మీరు మొదటి పాయింటర్ను కొత్తనోడ్కి మారుస్తారు మరియు మనము దానిని కూడా ముద్రించవచ్చు మీరు క్రియేట్ చేసిన వెంటనే ఒక నోడ్తో లిస్ట్ ని సృష్టించిన వెంటనే మీరు దానిని ప్రింట్ చేసి ఆపై list Append చేస్తాము ఈ సమయంలో లిస్ట్ ఇప్పటికే a ని కలిగి ఉంది మరియు ఇప్పుడు మెథడ్ ఇది మొదటి నోడ్ కాదు అని చెప్తుంది ఇది లిస్ట్ ద్వారా వెళుతుంది నల్ a నుండి సూచించబడిందా అని తెలుసుకోండి ఆ సమయంలో అది జోడిస్తుంది a ఇప్పుడు b ని సూచిస్తుంది మీరు ఇలా చేస్తే b అనేది c కి పాయింట్ చేస్తుంది మరియు మీరు ప్రింట్ చేసినప్పుడు మీరు మొదటి పాయింటర్ నుండి ప్రారంభించి ప్రింట్ a ప్రింట్ b ప్రింట్ c మరియు మొదలగునవి చేసి చివరకి వెళ్లండి ఇప్పుడు మీరు dని జోడించవచ్చు లిస్ట్ లో a b c d ఉన్నాయి మరియు చివరగా మీరు యొక్క లిస్ట్ డాట్ డిలీట్ ను కాల్ చేస్తే డిలీట్ పేరుతో అమలు చేయబడిన ఒక ఫంక్షన్ ఉంటే మనము ప్రోగ్రామర్ ఇప్పటికే జాగ్రత్త తీసుకున్నదని అనుకుంటాము క్లాస్ డిజైనర్ ప్రింట్ అపెండ్ మరియు డిలీట్ చూసుకున్నారు క్లాస్ వినియోగదారుగా మరియు ప్రోగ్రామర్ అని చెప్పినప్పుడు ఇప్పటి వరకు నేను క్లాస్ యొక్క వినియోగదారు గురించి మాట్లాడుతున్నాను క్లాస్ యొక్క వినియోగదారు ఒక వినియోగదారుగా నేను లింక్ చేసిన లిస్ట్ ను కోరుకుంటున్నాను లిస్ట్ ఎలా అమలైంది అపెండ్ ఎలా అమలైంది డిలీట్ ఎలా అమలు చేయబడింది అనే ఆందోళన అక్కర్లేదు నేను దానిని క్లాస్ డిజైనర్కి వదిలివేస్తాను మరియు ఈ డిలీట్ డిలీట్ పేరుతో ఫంక్షన్ నిర్వచించబడినట్లయితే అది ఆ పనిని పూర్తి చేస్తుంది అని నేను ఊహించుకుంటాను మరియు లిస్ట్ డాట్ ప్రింట్ అది a c మరియు dని ముద్రించాలని నేను ఆశిస్తున్నాను మనము ఏమి పొందాము లిస్ట్ యొక్క అపెండ్ డిలీట్ మరియు సృష్టించడం మరియు మొదలైన వాటి అమలు వివరాలు క్లాస్ వినియోగదారుకు బహిర్గతం చేయబడవు ప్రధాన కార్యక్రమం మరింత స్పష్టంగా మారింది అపెండ్ చేయడానికి ఫంక్షన్ కాల్లు చేయడం మరియు ఇది మొదటిది మరియు రెండవది కాదా అని తనిఖీ చేయడం కంటే ఇది చాలా స్పష్టంగా ఉంది మనము అందులో ఏదీ చేయలేదు ఇది ఇక్కడ మరింత స్పష్టంగా మారుతుంది మరియు క్లాస్ లిస్ట్ అమలు సరైనదని అని మనము విశ్వసిస్తాము ఇది ఒక క్లాస్ యొక్క అమలు నుండి మనకు లభించే విషయం కింది డేటా స్ట్రక్చర్స్ లెక్చర్లలో మనం సి ప్లస్ ప్లస్ని ఉపయోగించటానికి ఇదే కారణం డేటా స్ట్రక్చర్లపై ఉపన్యాసాలలో మీరు సి ప్లస్ ప్లస్ యొక్క సింటాక్స్ని చూస్తారు సి ప్లస్ ప్లస్ యొక్క వాక్యనిర్మాణంలో చిక్కుకోకండి మీరు ఆపరేషన్ చేయబోయే లేదా తారుమారు చేయబోయే వ్యక్తిగత మెంబర్లను కలిగి ఉన్నారని గుర్తుంచుకోండి మీరు మెంబర్ల విలువలను మార్చవచ్చు లేదా మీరు మెంబర్ల విలువలను చదవబోతున్నారు వ్యక్తిగత మెంబర్లను మార్చటానికి ఉపయోగించే పబ్లిక్ మెథడ్ లు ఉన్నాయని మీరు చూస్తారు మరియు పబ్లిక్ మెథడ్ ల ద్వారా మాత్రమే పిలవబడే ప్రైవేట్ మెథడ్ లను కూడా మీరు చూడవచ్చు మరియు డాట్ ఆపరేటర్ని ఉపయోగించి మెథడ్ లు వాస్తవంగా అమలు చేయబడతాయని మీరు చూస్తారు ఉదాహరణకు లింక్ లిస్ట్ అపెండ్ myList డాట్ అపెండ్ చేస్తుంది లేదా మీకు మై బర్తడే డాట్ మంత్ ఉంది మరియు అలా ఉంటుంది కాబట్టి డాట్ ఆపరేటర్తో పిలిచే ఫంక్షన్లను చూసి ఆశ్చర్యపోకండి కాబట్టి మీకు కావలసిందల్లా సి ప్లస్ ప్లస్ యొక్క ప్రాథమిక సింటాక్స్ ఇది అంతర్గత మెంబర్లు మరియు అంతర్గత మెథడ్ లను కలిగి ఉన్న క్లాస్ లు ఉన్నాయని చూపుతుంది వారు పబ్లిక్ మెంబర్లు మరియు పబ్లిక్ మెథడ్లను కలిగి ఉండవచ్చు మరియు డాట్ ఆపరేటర్ని ఉపయోగించి స్ట్రక్చర్ కోసం మీరు చేసినట్లే మెంబర్లు మరియు మెథడ్లు ఉపయోగించబడతాయి ఇంతకు మించి మీకు సి ప్లస్ ప్లస్ ఎక్కువ అవసరం లేదు మరియు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మనము ఈ ఉపన్యాసంలో అంతకంటే ఎక్కువ ఏమీ చేయబోము ఇది సి ప్లస్ ప్లస్కు పూర్తిగా సమర్థనీయమైన పరిచయం కాదని నేను చెప్పాను మీరు అనుసరించే స్లయిడ్లను లేదా డేటా స్ట్రక్చర్లపై అనుసరించే ఉపన్యాసాలను మీరు అభినందించగలిగేలా నేను తగినంతగా చేశాను కాబట్టి మీకు C ప్లస్ ప్లస్ అవసరమైతే ఇది వాస్తవానికి మీరు చేయవలసిన పూర్తిగా కొత్త కోర్సు మీరు సి ప్లస్ ప్లస్ యొక్క సింటాక్స్ మరియు సెమాంటిక్స్తో ప్రారంభించి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ను ఎలా చేయాలో అర్థం చేసుకోండి ఈ కోర్సు యొక్క లక్ష్యం ప్రాథమిక ప్రోగ్రామింగ్ మరియు డేటా స్ట్రక్చర్లు మరియు అల్గారిథమ్లను వివరించడం మనము మరింత వివరంగా సి ప్లస్ ప్లస్ను తాకము ధన్యవాదాలు మరియు ఇంతటితో మనం ఈ ఉపన్యాసం ముగింపుకి చేరుకున్నాము